నమస్కారం నేటి సెషన్లో మనము సోర్స్ పరివర్తన గురించి చర్చిద్దాము అసలు సోర్స్ ట్రాన్సఫార్మషన్ అంటే ఏమిటి గత ఉపన్యాసంలో సర్క్యూట్ యొక్క సిరీస్ సమాంతర కలయిక గురించి చెప్పుకున్నప్పుడు మనం స్టార్ డెల్టా ట్రాన్సఫార్మషన్ గురించి కూడా చెప్పుకొన్నాము ఈ రెండు పద్ధతుల సహాయంతో మనం సర్క్యూట్ను చాలా తేలికగా పరిష్కరించవచ్చని తెలుసుకున్నాము సిరీస్ సమాంతర కలయిక విషయంలో మూలకాలు సిరీస్లోను లేదా సమాంతరంగా ఉన్నప్పుడు వోల్టేజ్ డివిజన్ లేదా కరెంటు డివిజన్ పనిచేస్తుందని మనం చర్చించాము అలాగే స్టార్ డెల్టా ట్రాన్సఫార్మషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఒకవేళ సర్క్యూట్ గనక క్లిష్టమైనదైతే మరియు స్టార్ లేదా డెల్టా నమూనా ఉందని గనక గుర్తిస్తే మీరు స్టార్ డెల్టా ట్రాన్సఫార్మషన్ గావించి సర్క్యూట్ ని ఇంకా సరళం చేయవచ్చు అన్న మాట గతంలో మనం తెలుసుకొన్న ఈ రెండు విధానాలు ఉపయోగించి మనం సర్క్యూట్ లను మరింత సులభతరం చేయవచ్చు అలాగే ఈ రోజు మనం సోర్స్ ట్రాన్సఫార్మషన్ ఉపయోగించి సర్క్యూట్ లను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకొందాము కాబట్టి సోర్స్ పరివర్తన అన్నది సమాన భావననుఉపయోగించేసాధనం అని చెప్పవచ్చు అసలుసమానమైన సర్క్యూట్ అనగా ఏమిటో ముందుగా అర్థం చేసుకుందాం సమానమైన సర్క్యూట్ అంటే వోల్టేజ్ కరెంటు లక్షణాలు అసలు సర్క్యూట్తో సమానంగా ఉంటాయి అంటే రెండు సర్క్యూట్లకు సమానమైన V I లక్షణం ఉంటే మీరు రెండవ సర్క్యూట్ ని సమానమైన సర్క్యూట్ అని చెప్పవచ్చును ఈ లక్షణాన్నే సమానత్వం అంటారు సోర్స్ ట్రాన్సఫార్మషన్ అనగా రెసిస్టర్ను సిరీస్ లో కలిగి ఉన్న ఒక వోల్టేజ్ సోర్స్ ని సమాంతర రెసిస్టర్ను కలిగిన కరెంటు సోర్స్ తో భర్తీ చేయుట లేదా సమాంతర రెసిస్టర్ను కలిగి ఉన్న కరెంటు సోర్స్ ని సిరీస్ రెసిస్టర్ను కలిగిన వోల్టేజ్ సోర్స్ తో భర్తీ చేయుట అన్నమాట సరే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము మనం అర్థం చేసుకొంటేనోడ్ వోల్టేజ్ లేదా మెష్ కరెంటు పద్ధతిలో కేవలం సర్క్యూట్ తనిఖీ సహాయంతోనే సమీకరణాలను పొందవచ్చు సర్క్యూట్ను గమనించి ప్రాథమికంగా వివిధ మెష్లలోని కరెంటులను గుర్తించి ఆపై వాటి విలువలు తెలుసుకొంటున్నాము అదేవిధంగా వివిధ నోడ్ల వద్ద వోల్టేజ్లను కేటాయించి నోడ్ వోల్టేజ్ విలువలను గుర్తించడానికి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా మరియు కిర్చాఫ్ కరెంటు లా లను ఉపయోగిస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా మనం స్వతంత్రమైన వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ లు మరియు ఆధారిత వోల్టేజ్ సోర్స్ ల సహాయంతో చేస్తున్నాము ఒకవేళ సర్క్యూట్ విశ్లేషణను వేగవంతం చేయాలంటే వోల్టేజ్ ట్రాన్సఫార్మషన్ జోడించవచ్చు అన్న మాట అనగా సర్క్యూట్ విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయటము కోసం రెసిస్టర్ను సిరీస్ లో కలిగిన ఒక వోల్టేజ్ సోర్స్ ని సమాంతరమైన రెసిస్టర్ను కలిగిన కరెంటు సోర్స్ తో భర్తీ చేయువచ్చు లేదా ఒక సమాంతర రెసిస్టర్ను కలిగిన కరెంటు సోర్స్ ని రెసిస్టర్ను సిరీస్ లో కలిగిన వోల్టేజ్ సోర్స్ తో భర్తీ చేయవచ్చు అన్నమాట కాబట్టి మీరు టెర్మినల్స్ a b ల మధ్యన గమనిస్తే ఒక సిరీస్ రెసిస్టెన్స్ R ఉంది అలాగే మీరు ఒక వోల్టేజ్ సోర్స్ ని అనుసంధానిస్తే సోర్స్ ట్రాన్సఫార్మషన్ ప్రక్రియ ఏమి చెబుతుందంటే రెండు సర్క్యూట్ లూ కూడా ab నోడ్ ల వద్ద వోల్టేజ్ కరెంట్ సంబంధాన్ని కలిగి ఉంటే గనక మనం రెసిస్టెన్స్ R కు సమాంతరంగా ఒక కరెంటు సోర్స్ ని వినియీగించి ఈక్వివలెంట్ సర్క్యూట్ని సూచించవచ్చు ఇప్పుడు v s పరంగా i s ను లేదా i s పరంగా v s ను ఎలా కనుగొనవచు అలాగే ఈ రెండు రెసిస్టెన్స్ లు ఏమవుతాయి ఈ రెండూ ఒకే విధంగా ఉంటాయా లేదా మారుతాయా అన్నది తదుపరి ప్రశ్న ఈ ప్రత్యేకమైన సాంకేతికతలో మనం సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేయునప్పుడు వివిధ సోర్స్ ల విలువ ఎలా మారుతుందో తెలుసుకోవచ్చు అంటే వోల్టేజ్ సోర్స్ నుండి కరెంటు సోర్స్ కి మారినప్పుడు కరెంటు సోర్స్ విలువ కనుక్కోవాలి అలాగే కరెంటు సోర్స్ నుంచి వోల్టేజ్ సోర్స్ కి మారినప్పుడు వోల్టేజ్ సోర్స్ విలువను మరియు సిరీస్ లేదా సమాంతరంగా అనుసంధానించబడిన రెసిస్టెన్స్ యొక్క విలువను కనుక్కోవాలి అన్న మాట సరే ఇప్పుడు ఈ రెండూ ఈక్వివలెంట్ సర్క్యూట్స్ అని మనం సులభంగా చూపించవచ్చు ఏమి చేద్దాము ముందుగా సోర్స్ ని ఆపివేసి టెర్మినల్ ab అంతటా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ విలువను కనుక్కొందాము ఇక్కడ సోర్స్ ని ఆపివేయటమంటే దానర్ధం వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయుట మరియు కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయుట అన్న మాట కాబట్టి ఈ సందర్భంలో మనం వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి టెర్మినల్స్ ab అంతటా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుగొంటే దాని విలువ R అవుతుంది అలాగే కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను కనుగొంటే దాని విలువ మళ్లీ R అవుతుంది ఈ రెండు సర్క్యూట్ లను విశ్లేషిస్తే టెర్మినల్స్ ab అంతటా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ R మాత్రమే అవుతుంది అని మనం చూడచ్చు కాబట్టి ఇప్పుడు మీరు టెర్మినల్ a b లను షార్ట్ సర్క్యూట్ చేస్తే వాటి ద్వారా ప్రవహించే కరెంట్ విలువ ఏమిటి దీని విలువను కనుక్కోవటమే ప్రస్తుతం మన లక్ష్యం అన్న మాట సరే మీరు టెర్మినల్స్ a b ల ను షార్ట్ సర్క్యూట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్నది isc అయితే దీని విలువ isc v s R అవుతుంది అంటే టెర్మినల్స్ a b ల మధ్య ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంటు isc ఉంటుంది అంటే ఒక వేళ మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ను సృష్టించినా దాని లక్షణం కూడా అదే విధంగా ఉండాలనా మాట అంటే రెండు సందర్భాల్లోనూ కూడా షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనాది సమానంగా ఉండాలి కాబట్టి v s R isc అని చెప్పవచ్చు కాబట్టి ఒక వేళ మీరు సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేయాలంటే సర్క్యూట్ ద్వారా కరెంటు మరియు వోల్టేజ్ సోర్స్ ల మధ్య సంబంధాన్ని కనుగొంటూనే చేయాలి అన్న మాట కాబట్టి వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ ల మధ్య సంబంధం కూడా లభించింది రెసిస్టెన్స్ కొరకు అయితే మనం టెర్మినల్స్ అంతటా గల ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవటానికి ప్రయత్నించాలి అలాగే వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ ల మధ్య గల సంబంధం కొరకు అయితే మనం టెర్మినల్స్ a b లను షార్ట్ సర్క్యూట్ చేసి ఆ షార్ట్ సర్క్యూట్ టెర్మినల్స్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ యెంత అన్నది తెలుసుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ మరియు ఓపెన్ సర్క్యూట్ రెండూ కూడా సర్క్యూట్ లక్షణాలే కాబట్టి ఒక వేళ మీరు షార్ట్ సర్క్యూట్ గాకుండా ఓపెన్ సర్క్యూట్తో అదే భావనను ధృవీకరిస్తే టెర్మినల్స్ a b ల మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ యెంత అవుతుంది a b ల మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్vsఉంటుంది అదేవిధంగా ఈ సందర్భంలో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్నది isR అవుతుంది ఇప్పుడు లక్షణం ప్రకారం రెండు సర్క్యూట్లు ఈక్వివలెంట్సమానంగా ఉన్నాయని మనం చూడవచ్చు అంటే మొదటి సర్క్యూట్ యొక్క voc మరియు రెండవ సర్క్యూట్ యొక్క vocరెండూ సమానంగా ఉండాలి అన్న మాట vs అన్నది isR తప్ప మరేమి కాదు దీని విలువ i s v s R అని ఇంతకు ముందే మనం గమనించాము షార్ట్ సర్క్యూట్ లక్షణం లేదా ఓపెన్ సర్క్యూట్ లక్షణం ఏది అయినప్పటికీ కూడా ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్ అనిమనం ధృవీకరించవచ్చు ఎందుకంటే ఔట్పుట్ లభిస్తుందిగనక కాబట్టి రెండు ఈక్వివలెంట్ సర్క్యూట్ ల లోను కూడా మనం వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ ల మధ్య సంబంధాన్ని నెలకొల్పాము వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ ల మధ్య సంబంధాన్ని మనం క్రింది విధంగా సంగ్రహించవచ్చు vsisR or isvsR అయితే సోర్స్ ట్రాన్సఫార్మషన్ భావనను ఆధారిత వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ లకు వర్తించాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటె ఆధారిత సోర్స్ లు ఎప్పుడు కూడా ఏదైనా వోల్టేజ్ లేదా కరెంట్ వేరియబుల్ ద్వారా ఇతర మూలకాల మీద ఆధారపడటం వలన సోర్స్ ట్రాన్సఫార్మషన్ ను జాగ్రత్తగా నిర్వహించాలి అయితే సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేయునప్పుడు రెసిస్టెన్స్ విలువ పరిగణించబడదు అన్న విషయం గుర్తించుకోవాలి ఇవ్వబడిన సర్క్యూట్ ను గమనిస్తే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ గనక రెసిస్టెన్స్ R తో సిరీస్లో ఉంటే దానిని రెసిస్టెన్స్ R కి సమాంతరంగా కరెంటు సోర్స్ తో సూచించాలి అన్న మాట ఈ సందర్భంలో వోల్టేజ్ అన్నది ఆధారిత సోర్స్ అయినందువలన కరెంటు కూడా ఆధారితమైనదే అవుతుంది అలాగే వీటి మధ్య సంబంధం కూడా ఆధారిత లక్షణం చెక్కుచెదరకుండా నిర్వర్తించాలి అన్నమాట స్టార్ డెల్టా ట్రాన్సఫార్మషన్ లో లాగా సోర్స్ ట్రాన్సఫార్మషన్ కూడా సర్క్యూట్ యొక్క మిగిలిన భాగాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు కాబట్టి సర్క్యూట్ లోని ఒక నిర్దిష్ట భాగంలో మాత్రమే సోర్స్ ట్రాన్సఫార్మషన్ వర్తింపచేయుట వలన సర్క్యూట్ లోని మిగిలిన భాగం ఏవిధంగానూ ప్రభావితం కాదు అందువలనే సోర్స్ ట్రాన్సఫార్మషన్ అన్నది సర్క్యూట్ మానిప్యులేషన్ ద్వారా సర్క్యూట్ విశ్లేషణను సులభతరం చేసే శక్తివంతమైన సాధనం అన్నమాట అందువలన అవకాశాన్ని బట్టి ఎక్కడ వీలైతే అక్కడ సోర్స్ ట్రాన్సఫార్మషన్ వర్తింపజేసి సర్క్యూట్ను సరళం చేయవచ్చు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయునప్పుడు రెండు అంశాలు గుర్తుంచుకోవాలి మొదటిది కరెంటు సోర్స్ యొక్క దిశ వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ వైపుకు మళ్ళించబడుతుంది వోల్టేజ్ సోర్స్ విషయంలో అయితే రెసిస్టెన్స్ R యొక్క విలువ 0 కి సమానంగా ఉన్నప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ వర్తించబడదు కాబట్టి మీరు రెసిస్టెన్స్ R విలువ 0 కి సమానంగా చేస్తే ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గా మారుతుంది అలాగే రెసిస్టెన్స్ R ను ఇన్ఫినిటీకి సమానంగా చేస్తే ఇది ఐడియల్ కరెంటు సోర్స్ గా మారుతుంది కాబట్టి సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేయునప్పుడు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ను కరెంటు సోర్స్ గా ను అలాగే ఐడియల్ కరెంటు సోర్స్ ను వోల్టేజ్ సోర్స్ గా ను మార్చకూడదు అన్న విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఐడియల్ కరెంటు సోర్స్ ఉన్నప్పుడు మీరు ఏ పరిమిత వోల్టేజ్ సోర్స్ తోను భర్తీ చేయలేరు అందువలెనే వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ లు ఐడియల్ గా ఉన్నప్పుడు ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వర్తించదు అన్నమాట సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ భావనను అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఈ విధమైన సర్క్యూట్ నందలి 8 ohm రెసిస్టర్ యొక్క వోల్టేజ్ v0 ను కనుక్కోవాలంటే ఎలా పరిష్కరిస్తారు ముందుగా సర్క్యూట్ లో ఒక భాగాన్ని చూద్దాము ఇది టెర్మినల్ a అని ఇది టెర్మినల్ b అనుకొందాము మరియు ఈ టెర్మినల్స్ కు ఎడమ వైపు ఒక కరెంటు సోర్స్ దానికి సమాంతరంగా ఒక రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ భాగాన్ని మనం రెసిస్టెన్స్ ను సిరీస్ లో కలిగిన వోల్టేజ్ సోర్స్ గా మార్చవచ్చు కాబట్టి v s i s R యొక్క విలువ ఏమిటో మనం చర్చిస్తే ఇది 12V లు గా లభిస్తుంది ఇప్పుడు వోల్టేజ్ విలువ లభించింది గనక దాని ధ్రువణత ఏమవుతుంది కరెంట్ దిశ క్రిందికి ఉంది కాబట్టి వోల్టేజ్ ధ్రువణత కూడా ప్లస్ అవుతుంది రెసిస్టన్స్ 4 ohms విలువలో ఏమి మార్పు ఉండదు కానీ ఇప్పుడు సిరీస్లో ఉంటుంది కాబట్టి టెర్మినల్స్ ab ల వద్ద నవీకరించిబడిన సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు సర్క్యూట్ ను గమనిస్తే సిరీస్లో గల 4 ohm మరియు 2 ohm రెసిస్టెన్స్లు రెంటిని కలిపితే మనకు 6 ohm రెసిస్టెన్స్తో పాటు సిరీస్లో వోల్టేజ్ సోర్స్ ఉన్న సర్క్యూట్ లభిస్తుంది అలాగే సర్క్యూట్ లో గల 8 ohm అంతటా మరియు మిగిలిన సర్క్యూట్ అంతటా కూడా గల వోల్టేజ్ ను కనుక్కోవాలి మిగిలిన సర్క్యూట్ లో మనకు 3ohm రెసిస్టెన్స్ మరియు 4 A కరెంటు సోర్స్ కలవు ఇప్పుడు మళ్ళీ మీరు సర్క్యూట్ ను గమనిస్తే ఇక్కడ 6 ohm రెసిస్టెన్స్ తో సిరీస్ లో గల 12V వోల్టేజ్ సోర్స్ ని మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ భావనను ఉపయోగించి 6 ohm రెసిస్టెన్స్ తో సమాంతరంగా ఒక 2 A కరెంట్ సోర్స్ లభిస్తుంది అన్న మాట ఈ విధంగా నవీకరించిన సర్క్యూట్ ను గమనిస్తే మీరు సమాంతరమైన రెండు కరెంటు సోర్స్ లు మరియు సమాంతరమైన మూడు రెసిస్టెన్స్ లను చూడవచ్చు మీరు ఈ రెండు కరెంటు సోర్స్ లను మరియు రెండు రెసిస్టెన్స్ ల ను చెక్కుచెదరకుండా వదిలేసి 8 ohm రెసిస్టెన్స్ అంతటా గల వోల్టేజ్ను కనుగొందాము కాబట్టి ఇప్పుడు మీరు 2A మరియు 4A కరెంటు సోర్స్ లను క్లబ్ చేస్తే చివరకు 2A ఆంపియర్ కరెంటు సోర్స్ లభిస్తుంది అలాగే 6 ohm మరియు 3 ohm రెసిస్టెన్స్ లను క్లబ్ చేస్తే మీకు 2 ohm రెసిస్టెన్స్ లభిస్తుంది అన్న మాట చివరగా మనకు లభించిన సర్క్యూట్ లో ఒక 2 A ఆంపియర్ కరెంటు సోర్స్ మరియు 2 ohm రెసిస్టెన్స్ కి సమాంతరంగా 8 ohm రెసిస్టెన్స్ కలవు ఈ 8 ohm రెసిస్టెన్స్ అంతటా మనం గల వోల్టేజ్ v0 ను మనం కనుగొనవలసి ఉంది ఇప్పుడు కరెంటు విభజన ద్వారా విశ్లేషిస్తే 8 ohm రెసిస్టెన్స్ ద్వారా మనకు 0 4A కరెంటు లభిస్తుంది అందువల్ల 8 ohm రెసిస్టెన్స్ అంతటా వోల్టేజ్ v0 అన్నది 0 4A ను 8 ohm తో గుణిస్తే 3 2V లభిస్తుంది అన్నమాట అలాగే మిగిలిన రెండు సమాంతర రెసిస్టెన్స్ లు 8 ohm మరియు 2 ohm లను క్లబ్ చేసి సర్క్యూట్ అంతటా వోల్టేజ్ కనుగొంటే అదే విలువ 3 2 V లభిస్తుంది అంటే రెండు సందర్భాల్లోనూ మీరు ఒకే వోల్టేజ్ పొందుతారు అన్న మాట ఇప్పుడు ఆధారిత కరెంటు సోర్స్ కలిగిన ఒక క్లిష్టమైన సర్క్యూట్ ను తీసుకొని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ నువర్తింపచేద్దాము ఈ సందర్భంలో సర్క్యూట్ యొక్క ఈ ప్రత్యేక విభాగాన్ని చుస్తే ఇది టెర్మినల్a మరియు టెర్మినల్ b ఇక్కడ 4 ohm రెసిస్టెన్స్ తోసమాంతరంగా గల ఆధారిత కరెంటు సోర్స్ ని ఒక 4 ohm రెసిస్టెన్స్ ను సిరీస్ లో గల వోల్టేజ్ సోర్స్ గా మార్చవచ్చు ఫలితంగా మనకు 4 ohm రెసిస్టెన్స్ తో సిరీస్లో ఒక వోల్టేజ్ సోర్స్ లభిస్తుంది మరియు మనం 2 ohm రెసిస్టెన్స్ అంతటా వోల్టేజ్ vx ను కనుగొనవలసి ఉంది ఈ వోల్టేజ్ vx యొక్క విలువ 2 ohm రెసిస్టెన్స్ అంతటా గల వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేయకుండా అలాగే సర్క్యూట్లో ఉంచి వేసి మీగిలిన ట్రాన్సఫార్మషన్స్ చేద్దాము ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక విభాగాన్ని చూస్తే దీన్ని మళ్లీ వోల్టేజ్ సోర్స్ గా మార్చవచ్చు కాబట్టి మనకు 1 ohm తో సిరీస్లో 3V వోల్టేజ్ సోర్స్ లభించింది ఎందుకంటే 3A కి సమాంతరంగా గల 2 ohm రెసిస్టెన్స్ లు రెండూ క్లబ్ చేసినా వోల్టేజ్ లో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే ఈ రెండూ ఒకే వోల్టేజ్ను పంచుకుంటున్నాయి కాబట్టి మీరు వోల్టేజ్ vx ను అలాగే ఉంచి సమాంతరంగా ఉన్న రెండు 2 ohm రెసిస్టెన్స్ లు క్లబ్ చేసేస్తే మనకు భావన సరిగా అర్ధం అవుతుంది కాబట్టి సమాంతరంగా ఉన్న రెండు 2 ohm రెసిస్టెన్స్ లు క్లబ్ చేయగా మనకు 1 ohm రెసిస్టెన్స్ లభించింది మీరు గమనిస్తే దీనికి సమాంతరంగా ఒక 3A కరెంటు సోర్స్ ఉంది ఇప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేస్తే మనకు 1 ohm రెసిస్టెన్స్ సిరీస్ లో 3 volt వోల్టేజ్ సోర్స్ లభిస్తుంది ఆపై మనం కనుక్కోవలసిన vxఅలాగే ఉంది ఆపై మనకు సర్క్యూట్ లో ఒక 4 ohm రెసిస్టెన్స్ సిరీస్ లో ఆధారిత వోల్టేజ్ సోర్స్ vx మరియు 18 Vవోల్టేజ్ సోర్స్ లు ఉన్నాయి మనం కనుగొనవలసిన vx అలాగే ఉంది కాబట్టి ట్రాన్సఫార్మషన్స్తో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు మెష్ విశ్లేషణను ఉపయోగించి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా ని పెద్ద లూప్లో వర్తింపచేస్తే మనకు 3 5i v x 18 0 సమీకరణం లభిస్తుంది ఇప్పుడు మన వద్ద రెండు తెలియని పరిమితులు మరియు ఒక సమీకరణం ఉన్నాయి వీటి నుంచి మనకు రెండవ సమీకరణం ఎలా లభిస్తుంది మనం టెర్మినల్స్ ab ల వద్ద వోల్టేజ్ ను గమనిస్తే vx విలువ ఏమవుతుంది ఇక్కడ 1 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటుi అని మనకు తెలుసు ఈ కరెంటుi విలువనుమొదటి లూప్ యొక్క సమీకరణం లో తీసుకొంటే vx3 iఅని చెప్పవచ్చు అదే విధంగా vx3 i విలువను పై సమీకరణంలో ఉపయోగించి సరళతరం చేస్తే మనకు కరెంటు i యొక్క ఈ సమీకరణం లభిస్తుంది 5 A vx3 i7 5 V ఆచరణాత్మకంగా మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయునప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు ఏమిటంటే వోల్టేజ్ సోర్స్ ని ఎప్పుడు మార్చినా ఆ వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో రెసిస్టెన్స్ కలిగి ఉండాలి ఉదాహరణకు ఇవ్వబడిన సర్క్యూట్ను చూస్తే వోల్టేజ్ సోర్స్ కి సిరీస్లో 10 ohm రెసిస్టెన్స్ ఉండటం వలన ఇక్కడ సోర్స్ ట్రాన్సఫార్మషన్ నిర్వహించడము ఖచ్చితంగా చెల్లుతుంది అయితే మీరు ఈ విధంగా సోర్స్ ట్రాన్సఫార్మషన్ ఉపయోగించవచ్చు గాని సర్క్యూట్ లో గల 60V మరియు 30ohm రెసిస్టెన్స్ లకు మాత్రం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ను ఉపయోగించలేరుఎందుకంటే ఈ 30ohm రెసిస్టెన్స్ అన్నది 60V సోర్స్ తో సిరీస్లో లేదు కాబట్టి ఇప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ కోసం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇది చాలా సాధారణమైన లోపం అవుతుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అదే విధంగా కరెంటు సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేసేటప్పుడు కరెంటు సోర్స్ కి సమాంతరంగా ఎప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉండాలని గుర్తుంచుకోండి ఒక వేళ మీరు అలా నిర్దారించుకోలేకపోతే మీరు ఈ సర్క్యూట్ లో చెప్పినట్లుగా కొద్దిగా సవరించవచ్చును ఇక్కడ 3 ohm రెసిస్టెన్స్ కు సమాంతరంగా 1A కరెంట్ సోర్స్ ను కలిగిన సర్క్యూట్ ను మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ వర్తింపజేసి క్రింద చూపిన విధంగా 3 ohm రెసిస్టెన్స్ తో సిరీస్ లో వోల్టేజ్ సోర్స్ ను సూచించవచ్చు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ వర్తింపజేసి విలువను పొందవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు 3 ohm రెసిస్టెన్స్ తో సిరీస్ లో 3V వోల్టేజ్ సోర్స్ లభించింది ఈ 3V వోల్టేజ్ సోర్స్ ని మీరు 3 ohm రెసిస్టెన్స్ కి పైన కానీ క్రింద కానీ ఎక్కడ పెట్టినా సరే స్థానానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కరెంటు యొక్క దిశ మాత్రమే వోల్టేజ్ సోర్స్ యొక్క ధ్రువణత ని నిర్వచిస్తుంది అన్న మాట ఇప్పుడు సారాంశంలో మనం ఏమి చెప్పవచ్చు అంటే సోర్స్ ట్రాన్సఫార్మషన్ యొక్క సాధారణ లక్ష్యం అన్నది సర్క్యూట్లోని అన్ని కరెంటు మరియు వోల్టేజ్ సోర్స్ లకు ముగింపు పలుకుట ద్వారా నోడల్ లేదా మెష్ విశ్లేషణ సులభంగా గావించవచ్చు రెసిస్టర్లు మరియు సోర్స్ లను అవసరానికి అనుగుణంగా మార్చడానికి మరియు సర్క్యూట్ను సరళీకృతం చేయడానికి పదేపదే సోర్స్ ట్రాన్సఫార్మషన్ ను ఉపయోగించవచ్చు అలాగే సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేయునప్పుడు రెసిస్టెన్స్ విలువ లో ఎటువంటి మార్పు ఉండదు కానీ ఆ రెసిస్టెన్స్ తో అనుబంధించబడి యున్న వోల్టేజ్ లేదా కరెంటు విలువలు మాత్రం తిరిగి పొందలేని విధంగా మారుతాయన్నమాట అంటే మీరు చేసిన ట్రాన్సఫార్మషన్ వలన 3 ohm రెసిస్టెన్స్వద్ద ట్రాన్సఫార్మషన్ కు ముందు మరియు ట్రాన్సఫార్మషన్ తరువాత లభించిన అవుట్పుట్ లు ఒకేలా ఉండవన్నమాట అంటే3 ohm రెసిస్టెన్స్యొక్క స్థానంమార్చబడింది ఆ విధంగా రెసిస్టర్ విలువ ఒకటే ఉన్నా దాని అనుబంధాన్ని తిరిగి పొందలేరు అన్నమాట అంటే మీరు రెసిస్టెన్స్ ను తిరిగి మార్చకపోతే రెసిస్టర్ యొక్క అవుట్పుట్ ను తిరిగి పొందలేరు కాబట్టి అసలు రెసిస్టర్ విలువ ఒకేలా ఉంది కానీ దాని యొక్క అనుబంధం మారిపోయింది ఇప్పుడు ఒక రెసిస్టర్ యొక్క వోల్టేజ్ లేదా కరెంటు విలువ అన్నది నియంత్రణ వేరియబుల్ వలె ఉపయోగపడుతుంది అటువంటప్పుడు ఆ రెసిస్టర్ ను ఎటువంటి సోర్స్ ట్రాన్సఫార్మషన్ లో కూడా కలుపరాదు కాబట్టి ఫైనల్ సర్క్యూట్ లో మనం వోల్టేజ్ లేదా కరెంట్కు సంబంధించిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి వేరియబుల్ విలువను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు డిపెండెంట్ సోర్స్ పరామితి అన్నది అసలు తాకబడదు సాధారణంగా డిపెండెంట్ వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ లను చూసినప్పుడు ఒక నిర్దిష్ట రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు విలువ లేదా రెసిస్టెన్స్ అంతట వోల్టేజ్ విలువ అన్నది సోర్స్ విలువలు మరియు పారామితుల విలువల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ పారామితులను తాకకుండానే ఏదైనా ఒక నిర్దిష్ట మూలకంతో అనుబంధించబడిన వోల్టేజ్ లేదా కరెంట్ మాత్రమే కనుగొంటాము అలాగే మూలకము ఏ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ లో చేర్చబడదు కాబట్టి ఒకవేళ ఆధారితడిపెండెంట్ వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ లు లేనప్పుడు ఒకవేళ మనం మూలకం ద్వారావోల్టేజ్ను లేదా కరెంటు ను కనుగొనాలంటే ఆ సోర్స్ ను ఎటువంటి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఉపయోగించము ఇప్పుడు సోర్స్ ట్రాన్సఫార్మషన్ విషయంలో కరెంటు కు సంబంధించిన బాణం గుర్తు యొక్క తల అన్నది వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్టెర్మినల్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనం కరెంట్ నుండి వోల్టేజ్ సోర్స్ కి ట్రాన్సఫార్మషన్ చేయునప్పుడు గుర్తుంచుకోవాలి అలాగే కరెంటు ట్రాన్సఫార్మషన్ లో ఎల్లప్పుడూ కరెంటు సోర్స్ రెసిస్టర్కు సమాంతరంగా ఉండాలి అలాగే వోల్టేజ్ ట్రాన్సఫార్మషన్ లో ఎల్లప్పుడూ వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్ తో సిరీస్లో ఉండాలి కాబట్టిమనం చర్చించిన ఈ విషయాలను ఎప్పుడు వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ట్రాన్సఫార్మషన్ చేసినా సరే తప్పక గుర్తుంచుకోవాలి ఇంతటితో నేటి ఈ సెషన్ను ముగిద్దాము తదుపరి సెషన్లో మరిన్ని ఉత్తేజకరమైన అంశాలను చర్చిద్దాము ధన్యవాదములు